హలో నేను రింకీ చోప్రా నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం IIT బొంబాయిలో పిహెచ్డి విద్యార్థిని అలాగే నేను ఈ కోర్సుకు టీచింగ్ అసిస్టెంట్ నేను RF మరియు మైక్రో వేవ్ ప్రాంతం లో పని చేస్తున్నాను కాబట్టి ఈ రోజు నేను మైక్రో వేవ్ డయోడ్ల పై అధ్యాయం తీసుకుంటాను కాబట్టి అధ్యాయం ప్రారంభిద్దాం మొదట నేను ఈ అధ్యాయం యొక్క సంక్షిప్త రూపురేఖ లను మీకు వివరిస్తాను మేము సెమీకండక్టర్ పదార్థాలతో ప్రారంభిస్తాము అప్పుడు మేము సెమీకండక్టర్ పదార్థాల n రకం మరియు p రకం గురించి మాట్లాడు తాము తరువాత మేము PN జంక్షన్ డయోడ్ తరువాత వ్యారక్టర్ డయోడ్ షాట్కీ డయోడ్ PIN డయోడ్ టన్నెల్ డయోడ్ మరియు చివరకు GUNN డయోడ్ గురించి చర్చిస్తాము కాబట్టి సెమీకండక్టర్ మెటీరియల్ తో ప్రారంభిద్దాం ఏదైనా అణువు ఎలక్ట్రాన్లలో డిస్ క్రీట్ ఎనర్జీ లెవల్స్ లను మాత్రమే ఆక్రమించగలమని మనకు తెలుసు ఇప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ రకాల అణువు లను దగ్గరికి తీసుకువస్తే అదే లెవల్ లో ఎలక్ట్రాన్లు అధిక ఎనర్జీ లెవల్ కి మారాలి ఇప్పుడు అటువంటి అణువులను చాలా దగ్గరగా తీసుకువస్తే అవి ఎనర్జీ రీజియన్స్ ను ఏర్పరుస్తాయి ఈ రీజియన్స్ ను బ్యాండ్లుగా పిలుస్తారు అందులోని 2 బ్యాండ్డ్లు కండక్షన్ బ్యాండ్ మరియు వాలెన్స్ బ్యాండ్ మరియు అవి ఫర్బిడన్ రీజియన్ ద్వారా వేరు చేయబడతాయి ఈ ఫర్బిడన్ రీజియన్ని ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ లేదా ఫర్బిడన్ గ్యాప్ అని కూడా అంటారు బ్యాండ్ గ్యాప్ మెటీరియల్ యొక్క కండక్టివ్ టీను నిర్వచించడంలో ముఖ్యమైన పాత్రను నిర్వచిస్తుంది ఇప్పుడు మెటీరియల్స్ను 3 రకాలుగా విభజించారు మొదటిది మెటల్ తరువాత సెమీకండక్టర్ మరియు ఇన్సులేటర్స్ కాబట్టి మెటల్ విషయం లో కండక్షన్ బ్యాండ్ మరియు వాలెన్స్ బ్యాండ్ ఒక దానితో ఒకటి ఓవర్ ల్యాప్ అవుతాయి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ 0 K వద్ద వాలెన్స్ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్కు వెళ్ళ గలదు ఈ సందర్భం లో ఎలక్ట్రాన్లు కండక్షన్ లో ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి క్యారియర్ల యొక్క ఏకైక రకం ఎలక్ట్రాన్లు కాబట్టి ఇది ఎలక్ట్రాన్లు అయిన ఒకే రకమైన ఛార్జ్ క్యారియర్లను కలిగి ఉన్న మెటీరియల్ తదుపరి మెటీరియల్ టైప్ ఇన్సులేటర్ ఇన్సులేటర్ విషయం లో కండక్షన్ బ్యాండ్ మరియు వాలెన్స్ బ్యాండ్ మధ్య బ్యాండ్ గ్యాప్ సాపేక్షం గా ఎక్కువగా ఉంటుంది ఇది దాదాపు 4 నుండి 9 eV కాబట్టి ఎలక్ట్రాన్ వాలెన్స్ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్కు సులభం గా కదలదు ఎలక్ట్రాన్ను వాలెన్స్ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్కు తరలించడానికి దీనికి తగినంత శక్తి అవసరం కాబట్టి అవి కండక్టింగ్ మెటీరియల్ కాదు తదుపరి టైప్ మెటీరియల్ సెమీకండక్టర్ మెటీరియల్ సెమీకండక్టర్ మెటీరియల్ లో బ్యాండ్ గ్యాప్ ఇన్సులేటర్స్ మరియు మెటల్స్ మధ్య ఉంటుంది ఇది దాదాపు 1 eV ఇప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఎలక్ట్రాన్లు ధర్మల్ ఎనర్జీ నుండి తగినంత శక్తిని పొందుతాయి కాబట్టి అవి వాలెన్స్ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్కు వెళ్లగలవు మరియు ఒక ఎలక్ట్రాన్ వాలెన్స్ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్కు మారినప్పుడు అది ఒక హోల్ ను వెనుక వదిలి వేస్తుంది ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక సందర్భం లో కొంత శక్తిని సరఫరా చేస్తే ఈ ఖాళీ మరొక ఎలక్ట్రాన్ ద్వారా నింపబడుతుంది కాబట్టి హోల్స్ పరంగా గా వాటి కదలిక కూడా జరుగుతున్నట్లు కనిపిస్తోంది కాబట్టి సెమీకండక్టర్లలో 2 రకాల చార్జ్ క్యారియర్స్ హోల్స్ మరియు ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇప్పుడు ఏదైనా బ్యాండ్లోని హోల్స్ కాన్సన్ట్రేషన్ ఫెర్మి ఎనెర్జీ లెవల్ ద్వారా నిర్వచించబడుతుంది కాబట్టి ఫెర్మి లెవల్ ఎనెర్జీ లెవల్ ఇది ఏ సమయంలో నైనా 50 ఆక్రమించే ప్రాబబిలిటీ ను కలిగి ఉంటుంది ఇప్పుడు నేను పరిశ్రమ ఉపయోగించే సెమీకండక్టర్ మెటీరియల్స్ గురించి మాట్లాడుతాను కాబట్టి సాధారణం గా ఉపయోగించే సెమీకండక్టర్ మెటీరియల్ సిలికాన్ Si కొరకు బ్యాండ్ గ్యాప్ 1 12 eV Ge కొరకు బ్యాండ్ గ్యాప్ 0 66 eV GaA ల కొరకు ఇది 1 43 eVInP కి ఇది 1 27 eV ఇప్పుడు ఈ సెమీకండక్టర్ మెటీరియల్స్ లో సిలికాన్ ఎక్కువగా ఉపయోగించే సెమీకండక్టర్ మెటీరియల్స్ మరియు చాలా ఎలక్ట్రానిక్ పరికరాలు సిలికాన్ మెటీరియల్స్ ను ఉపయోగించి తయారు చేయబడతాయి మరియు కొన్ని యాక్టివ్ పరికరాలు కూడా సెమీకండక్టర్ మెటీరియల్ను ఉపయోగించి తయారు చేయబడతాయి కాని అవి మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ పరిధి కి తగిన అభ్యర్థులు కావు ఎందుకంటే అవి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ నిల్వ సమస్య ని కలిగివుంటాయి ఇది మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ రీజియన్ వద్ద కావాల్సిన పనితీరును అందించదు ఇప్పుడు నేను ఈ 2 రకాల పదార్థాలను చూస్తే అవి కాంపౌండ్ సెమీకండక్టర్ మెటీరియల్స్ ఇప్పుడు ఈ మెటీరియల్స్ కు ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువగా ఉందని మీరు చూస్తే కానీ అవి ఈ 2 మెటీరియల్స్ పై గణ నీయమైన ప్రయోజనాలను అందిస్తాయి అవి లో నాయిన్ ఫిగర్ హై పవర్ ని నిర్వహించే సామర్థ్యాన్ని అందిస్తాయి మరియు అవి చాలా ఎక్కువ ప్రీక్వన్సీ రేంజ్ వరకు పని చేయగలవు బహుశా THz వరకు ఇప్పుడు నేను సెమీకండక్టర్ మెటీరియల్ యొక్క కండక్టివ్ టీను పెంచాలనుకుంటే కాబట్టి సెమీకండక్టర్ మెటీరియల్స్ లో తక్కువ మొత్తం లో ఇంప్యూరిటీను జోడించడం ద్వారా సెమీకండక్టర్ మెటీరియల్ కండక్టివిటీని పెంచవచ్చు కాబట్టి 2 రకాల ఇంప్యూరిటీస్ ఉన్నాయి వీటిని సెమీకండక్టర్ మెటీరియల్స్ కు చేర్చవచ్చు ఇంప్యూరిటీలలో ఒకటి n టైప్ ఇంప్యూరిటీ ఇది 5 వ వాలెన్స్ గ్రూప్ కు చెందినది కాబట్టి 5 వ వాలెన్స్ గ్రూప్ ల నుండి అణువు యొక్క ఉదాహరణ తీసుకుందాం కాబట్టి 5 వ వాలెన్స్ గ్రూప్ ల నుండి ఫాస్స్ఫరస్ అనేది ఒక ఉదాహరణ మేము సిలికాన్ లాటిస్లో ఫాస్స్ఫరస్ యొక్క ఇంప్యూరిటీను జోడిస్తే ఫాస్స్ఫరస్ విషయం లో ఇప్పుడు మనకు తెలుసు అందులో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి అది బయటి షెల్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్లు ఈ ప్రత్యేక ఆకృతి నుండి చూడగలిగే సిలికాన్ లాటిస్తో కోవలెంట్ బాండ్ ని ఏర్పరుస్తాయి మరియు 5 వ ఎలక్ట్రాన్ ఈ లాటిస్తో వదులుగా కపుల్ అయి ఉంటుంది ఇప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఈ ఎలక్ట్రాన్ తగినంత శక్తిని పొందుతుంది కాబట్టి అది వాలెన్స్ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్కు వెళ్ళ గలదు మరియు ఇది నెగెటివ్ లీ అయనెైజ్డ్ ఇతర ఇంప్యూరిటీ అణువుల విషయం లో ఇలాంటి కేసు జరుగుతుంది ఇప్పుడు ఇంప్యూరిటీ అణువులను జోడించినప్పుడు ఇంప్యూరిటీ అణువుల మొత్తం సాధారణం గా1010 నుండి 1018అణువుల మధ్య సెంటీమీటర్ క్యూబ్ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి మీరు ఈ n టైప్ మెటీరియల్స్ లో చూస్తే ఇంప్యూరిటీ అణువు ఎలక్ట్రాన్లను దానం చేసే ధోరణి ని కలిగి ఉంటుంది కాబట్టి అందుకే ఈ ఇంప్యూరిటీ అణువు ను డోనార్ అంటారు కాబట్టి ఈ N టైప్ పదార్థాలలో ఎలక్ట్రాన్లు మెజారిటీ క్యారియర్లు మరియు హోల్స్ మైనారిటీ క్యారియర్లు ఇప్పుడు ఈ రకమైన పదార్థాలలోని ఫెర్మి లెవల్ కండక్షన్ బ్యాండ్ వైపుకు మార్చబడింది తదుపరి స్లైడ్లో నేను మీకు ఫెర్మి లెవల్ ని చూపిస్తాను తదుపరి టైప్ మెటీరియల్ p టైప్ మెటీరియల్ మీరు 3 వ వాలెన్స్ గ్రూప్ నుండి ఇంప్యూరిటీను జోడించినప్పుడు ఉదాహరణకు మేము 3 వ వాలెన్స్ గ్రూప్ కి చెందిన బోరాన్ అణువును జోడిస్తే ఇప్పుడు బోరాన్ విషయం లో బాహ్య షెల్ 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయని మనకు తెలుసు కాబట్టి అవి సిలికాన్ లాటిస్తో కొవెలెంట్ బాండ్ ని ఏర్పరుస్తాయని మీరు ఇక్కడ మరియు నాల్గవ స్థానం లో చూడ వచ్చు ఇది సిలికాన్ యొక్క ప్రక్క నే ఉన్న కొవెలెంట్ బాండ్ నుండి ఎలక్ట్రాన్లను అంగీకరించే ధోరణి ని కలిగి ఉంది ఇప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద అది మళ్ళీ తగినంత శక్తిని పొందుతుంది కాబట్టి ఇది ప్రక్కనే ఉన్న సిలికాన్ లాటిస్ నుండి ఎలక్ట్రాన్లను అంగీకరిస్తుంది మరియు పాజిటివ్ లీ అయనైజ్ అవుతుంది ఇప్పుడు ఈ ప్రత్యేక స్థలం లో ఖాళీ సృష్టించబడుతుంది ఈ ఖాళీ మళ్ళీ మరొక ఎలక్ట్రాన్ చేత నింపబడుతుంది మరియు ఆ నిర్దిష్ట ప్రదేశం లో హోల్ సృష్టించబడుతుంది కాబట్టి హోల్ యొక్క కదలిక జరుగుతున్నట్లు కనిపిస్తోంది ఈ రకమైన మెటీరియల్స్ లో హోల్స్ మెజారిటీ క్యారియర్లు మరియు ఎలక్ట్రాన్లు మైనారిటీ క్యారియర్లు ఇప్పుడు ఈ రకమైన ఇంప్యూరిటీ అణువులకు ఎలక్ట్రాన్లను అంగీకరించే ధోరణి ఉంది కాబట్టి వాటిని యాక్సెప్టార్స్ అంటారు ఈ రకమైన మెటీరియల్స్ లో ఫెర్మి ఎనర్జీ లెవల్ వాలెన్స్ బ్యాండ్ దగ్గర ఉంది నేను మీకు తదుపరి స్లైడ్లో చూపిస్తాను ఇప్పుడు N టైప్ మెటీరియల్ మరియు P టైప్ మెటీరియల్ ను కలిపి తీసు కుంటే ఆ జంక్షన్ను PN జంక్షన్ డయోడ్ అని పిలుస్తారు P రీజియన్ విషయం లో ఫెర్మి ఎనర్జీ లెవల్ వాలెన్స్ బ్యాండ్ దగ్గర ఉందని n రీజియన్ విషయం లో ఫెర్మి ఎనర్జీ లెవల్ కండక్షన్ బ్యాండ్ దగ్గర ఉందని ఇక్కడ మీరు చూడ వచ్చు ఇప్పుడు ఈ మెటీరియల్స్ ను ఒకదానికొకటి దగ్గరగా తీసుకువచ్చినప్పుడు అవి సమతుల్యతను కలిగించే ధోరణి ని కలిగి ఉంటాయి కాబట్టి P రీజియన్ విషయం లో హోల్స్ మెజారిటీ క్యారియర్లుఅని మనకు తెలుసు మరియు N రీజియన్ విషయం లో ఎలక్ట్రాన్లు మెజారిటీ క్యారియర్లు అప్పుడు ఈ క్యారియర్లు సమతుల్యతను కలిగించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి P రీజియన్ నుండి మొత్తం N ప్రాంతం లోకి విస్తరించడానికి ప్రయత్నిస్తుంది మరియు N రీజియన్ నుండి ఎలక్ట్రాన్లు P రీజియన్ లోకి వ్యాపించటానికి ప్రయత్నిస్తాయి మరియు అవి N రీజియన్ విషయం లో పాజిటివ్ అయాన్లను మరియు P రీజియన్ విషయం లో నెగెటివ్ అయాన్లను వదిలివేస్తాయి కాబట్టి మరియు జంక్షన్ దగ్గర అవి స్పేస్ ఛార్జ్ రీజియన్ని ఏర్పరుస్తాయి ఇది ఎలెక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ను బట్టి ఉంటుంది మరియు ఈ ఎలెక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ N వైపు నుండి P వైపుకు ఎలక్ట్రాన్ల విస్తరణ ను మరింత తిరస్కరిస్తుంది మరియు ఇది P వైపు నుండి N వైపుకు హోల్స్ ల విస్తరణ ను కూడా నిరాకరిస్తుంది అందువల్ల సమతుల్యతలో బిల్టిన్ పొటెన్షియల్ కారణం గా కరెంట్ ప్రవాహం ఉండదు బిల్టిన్ పొటెన్షియల్ ఇంప్యూరిటీ అణువుల ద్వారా లేదా డోపింగ్ ప్రొఫైల్ మరియు ఉపయోగించిన మెటీరియల్ ద్వారా నిర్వచించబడుతుంది కాబట్టి సిలికాన్ లాటిస్ కోసం నిర్మించిన పొటెన్షియల్ 0 7 V మరియు జెర్మేనియం కొరకు ఇది 0 ఇప్పుడు నేను ఈ PN జంక్షన్ డయోడ్ యొక్క ఆపరేషన్ గురించి మాట్లాడుతాను ఆపరేషన్ మోడ్లోకి వెళ్ళే ముందు ఈ డయోడ్ యొక్క I V క్యారక్టరిస్టిక్స్ చూడండి ఇప్పుడు ఈ డయోడ్ యొక్క I V క్యారక్టరిస్టిక్స్ ను ఉపయోగించి ఈ డయోడ్ యొక్క ఆపరేషన్ గురించి నేను మాట్లాడతాను కాబట్టి PN జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ మోడ్లో కనెక్ట్ చేసినప్పుడు అంటే పాజిటివ్ టెర్మినల్ P వైపుకు కనెక్ట్ చేసి ఉంటే మరియు నెగెటివ్ టెర్మినల్ N వైపుకు కనెక్ట్ చేసి ఉంటే అప్పుడు అది టెర్మినల్ నుండి హోల్స్ ను తిప్పికొడుతుంది మరియు ఇది ఎలక్ట్రాన్లను నెగెటివ్ టెర్మినల్ నుండి దూరం గా తిప్పికొడుతుంది కాబట్టి డిప్లిషన్ రీజియన్ ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన కర్వ్ నుండి చూడ వచ్చు కాబట్టి ఫార్వర్డ్ బయాస్డ్ వోల్టేజ్ బిల్టిన్ పొటెన్షియల్ లేదా నీ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కాబట్టి ఈ పాయింట్ల వరకు రివర్స్ శాచురేషన్ కరెంట్ మాత్రమే ప్రవహిస్తుంది ఇది ఎలక్ట్రాన్ హోల్ థర్మల్ ఎలక్ట్రాన్ హోల్ పైర్ జనరేషన్ కారణం గా చిత్రం లోకి వస్తుంది కాబట్టి ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ బిల్టిన్ పొటెన్షియల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ థర్మల్ వోల్టేజ్ కంటే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రత్యేక సర్క్యూట్లో కరెంట్ ప్రవాహాలు ఇది గది ఉష్ణోగ్రత వద్ద KT q 26 mV చే నిర్వచించబడుతుంది కాబట్టి ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ థర్మల్ వోల్టేజ్ కంటే చాలా పెద్దదిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రవాహాలు ఏక్స్పొనెన్షియల్ గా పెరుగు తాయి ఈ ప్రత్యేకమైన కర్వ్ నుండి దీనిని చూడ వచ్చు మరియు ఈ ప్రత్యేకమైన కర్వ్ యొక్క ప్రవాహం ఈ వ్యక్తీకరణ ద్వారా సూచించబడుతుంది దీనిని షాక్లీ కరెంట్ ఈక్వేషన్ అంటారు కాబట్టి ఇక్కడ VT తక్కువఉంటే అది VT KT q అది ఏక్స్పొనెన్షియల్ గా పెరుగుతుందని మీరు చూడవచ్చు ఇప్పుడు నేను ఈ PN జంక్షన్ డయోడ్ను రివర్స్ మోడ్లో బయాస్ చేస్తే అంటే P రీజియన్ నెగిటివ్ టెర్మినల్కు అనుసంధానించబడి ఉంటే మరియు N సైడ్ పాజిటివ్ టెర్మినల్కు అనుసంధానించబడి ఉంటే ఇప్పుడు టెర్మినల్ P రీజియన్ వైపు హోల్స్ ను ఆకర్షిస్తుంది మరియు పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ వైపు ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తుంది కాబట్టి డిప్లిషన్ రీజియన్ విడ్త్ పెరుగుతుంది మరియు ఇది కరెంట్ ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది కాబట్టి మీరు రివర్స్ మోడ్లో చూడ వచ్చు రివర్స్ శాచురేషన్ కరెంట్కు సమానమైన కరెంట్ చాలా తక్కువ ఇప్పుడు మేము రివర్స్ బయాస్ వోల్టేజ్ను తగినంత పెద్ద విలువకు పెంచుకుంటే కరెంట్ అకస్మాత్తుగా పెరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది ఎందుకంటే ఈ నిర్దిష్ట వోల్టేజ్ వల్ల ఎలక్ట్రాన్లు తగినంత శక్తిని పొందుతాయి తద్వారా అవి అణువు యొక్క బయటి కక్ష్య నుండి ఎలక్ట్రాన్లను బయటకు పంపడం వలన కరెంట్ పెరుగుతుంది రివర్స్ బయాస్ వోల్టేజ్ను కూడా మరింత పెంచవచ్చు ఈ రివర్స్ బయాస్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉపయోగించినా PN జంక్షన్ డయోడ్కు ఎటువంటి హాని లేదు అయితే రెసిస్టర్తో కనెక్షన్ ఉండే లా చూసుకోండి కాబట్టి అది డయోడ్ పాడవకుండా చూస్తుంది ఈ ప్రత్యేక ప్రాంతం లో ఈ డయోడ్ను ఉపయోగిస్తున్నప్పుడు మరొక విషయం గుర్తుంచుకో వాలి ఇది గరిష్ట కరెంటును మించకూడదు ఎందుకంటే బ్రేక్డౌన్ వోల్టేజ్ క్రింద కు తీసుకురావాలంటే అది సాధారణ ప్రాంతం లో పనిచేయాలి కాబట్టి జినర్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ను మించి నప్పుడు మనం గుర్తుంచుకో వలసిన విషయం ఇది తరువాత నేను ఈ డయోడ్ సర్క్యూట్ మోడల్ గురించి మాట్లాడుతాను కాబట్టి డయోడ్ 2 రకాలకెపాసిటెన్స్తో పారలల్ గా నాన్ లీనియర్ కరెంట్ సోర్స్ ద్వారా సూచించబడుతుంది ఒక కెపాసిటెన్స్ జంక్షన్ కెపాసిటెన్స్ మరియు మరొకటి డిప్యూషన్ కెపాసిటెన్స్ అప్పుడు దీనిని సిరీస్ రెసిస్టర్తో సిరీస్లో అనుసంధానించాలి ఇది డిప్లిషన్ రీజియన్ లో లాసెస్ కు కారణమవుతుంది ఇప్పుడు ఈ డయోడ్ ప్యాకేజీ చేయవలసి ఉంది కాబట్టి ప్యాకేజింగ్ లాసెస్ ను కూడా పరిగణించాలి కాబట్టి ప్యాకేజింగ్ కెపాసిటెన్స్ కోసం Cp కెపాసిటర్ చేర్చబడుతుంది మరియు ఈ బాండింగ్ వైర్ ఇండక్టెన్స్ కోసం ఇక్కడ Lp పరిగణించబడుతుంది ఇప్పుడు ఈ ప్రత్యేకమైన డయోడ్ ఎలా తయారు చేయాలి డయోడ్ను తయారు చేయడానికి తేలికగా డోప్ చేయబడిన N టైప్ లేయర్ ను భారీ గా డోప్ చేసిన N టైప్ సబ్ స్ట్రేట్ పై జమ చేయాలి అప్పుడు P టైప్ లేయర్ ను N టైప్ లేయర్ పై జమ చేయాలి ఇప్పుడు సర్క్యూట్తో ఎలక్ట్రికల్ కనెక్షన్ చేయడానికి రెండు చివర్లలో మెటల్ కాంటాక్ట్స్ అందించబడతాయి ఇవి మీరు చూడగలిగే మెటల్ కాంటాక్ట్స్ ఈ మెటల్ కాంటాక్ట్స్ టంగ్స్టన్ అల్యూమినియం బంగారం మొదలైనవి కావచ్చు తదుపరిది ఈ రకమైన డయోడ్ ఎక్కడ వాడాలి కాబట్టి అవి వివిధ అప్లికేషన్స్ వీటిలో ఈ డయోడ్లను ఉపయోగించవచ్చు డయోడ్ను రెక్టిఫైయర్ వోల్టేజ్ రెగ్యులేటర్లు స్విచ్లు పవర్ లిమిటర్ డిజిటల్ గేట్లు క్లిప్పింగ్ క్లమ్పింగ్ మొదలైనవిగా ఉపయోగించవచ్చు ఇప్పుడు అప్లికేషన్ మీద ఆధారపడి డయోడ్లను ఎన్నుకో వాలి ఇప్పుడు ప్రాక్టికల్ డయోడ్లలోకి వెళ్ళే ముందు నేను ఈ డయోడ్ యొక్క సూచన గురించి మాట్లాడుతాను కాబట్టి ఈ డయోడ్ ఈ ప్రత్యేక సింబల్ ద్వారా సూచించబడుతుంది ఇక్కడ ఈ టెర్మినల్ యానోడ్ను సూచిస్తుంది మరియు ఈ టెర్మినల్ కాథోడ్ను సూచిస్తుంది ఇప్పుడు ఫార్వర్డ్ కరెంట్ ఈ ప్రత్యేక డెైరెక్షన్ లో ప్రవహిస్తుంది కాబట్టి ఇది 1 డెైరెక్షన్ లో కదలికకు మద్దతు ఇస్తుంది మరియు దీనిని యూనిపోలార్ డివైస్ అంటారు ఐడియల్ సందర్భం లో ఇది ఈ డెైరెక్షన్ లో కరెంట్ ప్రవాహానికి మాత్రమే మద్దతు ఇస్తుంది మరియు ఇది రివర్స్ డెైరెక్షన్ లో ఏ ప్రవాహాన్ని ప్రవహించటానికి అనుమతించదు ఇప్పుడు డయోడ్లను వాటి కరెంట్ రేటింగ్ మరియు పవర్ రేటింగ్ ఆధారం గా 2 రకాలుగా నిర్వచించవచ్చు కాబట్టి డయోడ్లను స్మాల్ సిగ్నల్ డయోడ్ మరియు లార్జ్ సిగ్నల్ డయోడ్లుగా 2 వర్గాలుగా విభజించారు కాబట్టి స్మాల్ సిగ్నల్ డయోడ్ కోసం నిజమైన ఉదాహరణ లు తీసుకోబడ్డాయి కాబట్టి స్మాల్ సిగ్నల్ డయోడ్ కోసం IN 4148 మరియు IN 914 డయోడ్లు ఈ డయోడ్ల యొక్క ప్రత్యేకత లు ఇక్కడ ఇవ్వబడ్డాయి కరెంట్ రేటింగ్ నుండి మీరు చూడ వచ్చు ప్రస్తుతము ఈ డయోడ్లు స్విచ్చింగ్ అప్లికేషన్స్ లేదా క్లాంపింగ్ కోసం మంచి ఎంపిక మూడవ టైప్ డయోడ్ 4007 IN ఇది ఒక పవర్ డయోడ్ ఈ డయోడ్ యొక్క స్పెసిఫికేషన్ నుండి మీరు కరెంట్ రేటింగ్ చాలా ఎక్కువ కాబట్టి ఇది పవర్ డయోడ్ లేదా రెక్టిఫైయర్గా ఉపయోగించబడే అప్లికేషన్స్ కు ఇది మరింత అనుకూలం గా ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ప్రకారం డయోడ్ను ఎన్నుకో వాలి మనం మాట్లాడబోయే తదుపరి డయోడ్ వ్యారక్టర్ డయోడ్ ఇప్పుడు మేము PN జంక్షన్ డయోడ్ను చూసినట్లయితే మరియు ఈ డయోడ్ యొక్క రివర్స్ బయాస్ ప్రవర్తనను చూడటానికి ప్రయత్నిస్తే ఆ ప్రత్యేకమైన ప్రవర్తనను అన్వేషించడానికి ఇది చాలా ఆసక్తికరమైన లక్షణాన్ని చూపిస్తుంది PN జంక్షన్ డయోడ్ను రివర్స్ పొలారిటీతో కనెక్ట్ చేయండి కాబట్టి పాజిటివ్ టెర్మినల్ N రీజియన్కి అనుసంధానించబడి ఉంటుంది మరియు నెగెటివ్ టెర్మినల్ P రీజియన్కి అనుసంధానించబడి ఉండాలి ఇప్పుడు మీరు రివర్స్ బయాస్ వోల్టేజ్ను పెంచుకుంటే ఈ డిఫ్లేషన్ లేయర్ విడ్త్ పెరుగుతుంది కాబట్టి మీరు ఈ జ్యామితిని కెపాసిటర్తో సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నించవచ్చు ఈ 2 రీజియన్స్ N మరియు P రీజియన్స్ పారలెల్ ప్లేట్ కెపాసిటర్లకు సమానం గా ఉంటాయి మరియు ఇది కెపాసిటర్ యొక్క పారలెల్ ప్లేట్ కు సమానం గా ఉంటుంది అయితే డిఫ్లేషన్ రీజియన్ కెపాసిటర్ ప్లేట్ల మధ్య ఇన్సులేటింగ్ పదార్థానికి సమానం గా ఉంటుంది కాబట్టి పారలెల్ ప్లేట్ కెపాసిటర్ విషయం లో మనకు తెలుసు కెపాసిటెన్స్చే εA dఇవ్వబడుతుంది ఇక్కడ d అనేది ఇన్సులేటింగ్ మెటీరియల్ యొక్క వెడల్పు కాబట్టి మేము రివర్స్ బయాస్ వోల్టేజ్ను పెంచుకుంటే డిప్లిషన్ లేయర్ యొక్క విడ్త్ పెరుగుతుంది కాబట్టి కెపాసిటెన్స్ తగ్గుతుంది కాబట్టి రివర్స్ బయాస్ వోల్టేజ్ పెరుగుదల తో డిప్లిషన్ రీజియన్ పెరుగుతుంది మరియు కెపాసిటెన్స్ తగ్గుతుంది ఇప్పుడు వరాక్టర్ డయోడ్ యొక్క కెపాసిటెన్స్ ఈ వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ V అనేది రివర్స్ బయాస్ వోల్టేజ్ ఫై నాట్ సంభావ్యత తో నిర్మించబడింది మరియు గామా డోపింగ్ ప్రొఫైల్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి అబ్రప్ట్ లేదా లినియర్లీ గ్రేడ్ జంక్షన్ కోసం γ 12లేదా 13 ఉంటుంది ఇక్కడ Cj0 అనేది 0 బయాస్ పరిస్థితులకు అనుగుణమైన కెపాసిటెన్స్ మరియు ఇది మిక్సింగ్ అవుతుంది ఇప్పుడు ఈ ప్రత్యేక డయోడ్ ఈ ప్రత్యేక సింబల్ ద్వారా సూచించబడుతుంది ఇక్కడ ఇది PN జంక్షన్ మాదిరి గానే ఉందని మీరు చూడ వచ్చు మరియు సిరీస్లో 1 కెపాసిటర్ జతచేయబడుతుంది కాబట్టి ఇది వరాక్టర్ డయోడ్ యొక్క సింబల్ ని సూచిస్తుంది ఇప్పుడు వ్యారక్టర్ డయోడ్ యొక్క చాలా ముఖ్యమైన క్యారక్టరిస్టిక్స్ ఉంది మరియు అది Q ఫాక్టర్ కాబట్టి ఆసిలేటర్ వంటి అప్లికేషన్ కోసం వరాక్టర్ డయోడ్ ఉపయోగించబడిందని అనుకుందాం కాబట్టి ఇది ఎక్కువ Q కలిగి ఉంటే ఇది లో ఫేస్ నాయిస్ ని అందిస్తుంది అదేవిధంగా ట్యూనబుల్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ విషయం లో Q ఫాక్టర్ ఎక్కువగా ఉంటే ట్యూన్ చేయదగిన ఫిల్టర్ మరింత ఎంపికగా అవుతుంది లేదా వాటి రెస్పాన్స్ కోణీయంగా ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ని బట్టి Q ఫాక్టర్ ని ఎంచుకోవాలి ఇప్పుడు Q∝ 1 C విలువ మాకు తెలుసు మరియు సిరీస్ రెసిస్టెన్స్ కాబట్టి కెపాసిటర్ విలువ మరియు క్వాలిటీ ఫాక్టర్ మధ్య వివాదం ఉంది కాబట్టి అప్లికేషన్ ప్రకారం కెపాసిటర్ను ఎన్నుకో వాలి తరువాత రివర్స్ బయాస్ వోల్టేజ్ పెరుగుదల తో కెపాసిటెన్స్ తగ్గుతుందని నేను చెప్పినట్లు గా ఈ డయోడ్ యొక్క IV క్యారక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుతాను కాబట్టి ఇది వరాక్టర్ డయోడ్ల క్యారక్టరిస్టిక్స్ ను చూపుతుంది ఇప్పుడు ఈ IV క్యారక్టరిస్టిక్స్ ను డోపింగ్ ప్రొఫైల్ మార్చడం ద్వారా మార్చవచ్చు కాబట్టి 2 రకాల డోపింగ్ ప్రొఫైల్ అబ్రప్ట్ గా మరియు హైపర్ అబ్రప్ట్ గా ఉన్నాయి హైపర్ అబ్రప్ట్ డోపింగ్ ప్రొఫైల్ విషయం లో కెపాసిటెన్స్ వైవిధ్యం పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇది ఖర్చు మరియు తక్కువ Q ఫాక్టర్ వద్ద వస్తుంది ఇప్పుడు నేను అప్లికేషన్ ల గురించి మాట్లాడితే ఈ వ్యరక్టర్ డయోడ్లను వోల్టేజ్ కంట్రోల్డ్ ఆసిలేటర్లు ట్యూనబుల్ ఫిల్టర్లు ఫేజ్ షిఫ్టర్లు యాంప్లి ట్యూడ్ మాడ్యులేటర్ ఫ్రీక్వెన్సీ మల్టిప్లైయర్స్ మొదలైనవి వంటి వివిధ అప్లికేషన్ లలో ఉపయోగించవచ్చు ఇప్పుడు మళ్ళీ PN జంక్షన్ డయోడ్ మాదిరి గానే అప్లికేషన్ లను బట్టి డయోడ్ను ఎన్నుకో వాలి కాబట్టి ఇక్కడ నేను ప్రాక్టికల్ డయోడ్ 1 BBY5702 యొక్క 2 ఉదాహరణ లు తీసుకున్నాను ఈ డయోడ్ యొక్క క్యారక్టరిస్టిక్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి ఈ డయోడ్ యొక్క క్వాలిటీ ఫాక్టర్ చాలా ఎక్కువ కాబట్టి ఇది సెలెక్టివ్ ఫిల్టర్కు మరింత అనుకూలం గా ఉంటుంది మరియు ట్యూనబిలిటీ పరిధి సాపేక్షం గా ఎక్కువగా ఉన్న చోట నేను తీసుకున్న మరొక ఉదాహరణ ఈ సందర్భం లో మీరు చూడ వచ్చు CmaxCmin సాపేక్షం గా ఎక్కువ మరియు ఇది ట్యూనబిలిటీ పరిధిని నిర్వచిస్తుంది కాబట్టి వైడ్ బ్యాండ్ ట్యూనింగ్ పరిధి కి ఇది మరింత అనుకూలం గా ఉంటుంది మీరు దీన్ని వెక్టర్ నెట్వర్క్ ఎనలైజర్ లేదా స్పెక్ట్రం ఏరియా నెట్వర్క్ ఎనలైజర్లో ఉపయోగించాలనుకుంటే డయోడ్ మరింత అనుకూలం గా ఉంటుంది కాబట్టి అప్లికేషన్ను బట్టి డయోడ్ను మళ్లీ ఎంచుకోవాలి తదుపరి టైప్ డయోడ్ షాట్కీ డయోడ్ కాబట్టి షాట్కీ డయోడ్ PN జంక్షన్ డయోడ్ మాదిరి గానే ఉంటుంది కానీ ఈ సందర్భంలో N టైప్ మెటీరియల్ మరియు మెటల్ ని ఉపయోగించి జంక్షన్ తయారు చేయాలి కాబట్టి ఈ సందర్భం లో n టైప్ ఎపిటాక్సియల్ లేయర్ అధిక డోప్డ్ N టైప్ సబ్ స్ట్రేట్ పై జమ చేయ బడుతుంది మరియు తరువాత మెటల్ N టైప్ ఎపిటాక్సియల్ లేయర్ పై జమ చేయ బడుతుంది ఇప్పుడు సర్క్యూట్ తో ఎలక్ట్రికల్ కనెక్షన్ చేయడానికి అవి మెటల్ కాంటాక్ట్స్ చేయబడ్డాయి మరియు షాట్కీ డయోడ్ యొక్క నిర్మాణం ఈ విధం గా తయారు చేయబడింది ఇప్పుడు ఇది మెటల్ యొక్క జంక్షన్ మరియు సెమీకండక్టర్ల N టైప్ అని మనకు తెలుసు కాబట్టి ఈ సందర్భం లో డిప్లిషన్ రీజియన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తక్కువ సంభావ్యత లేదా తక్కువ టర్న్ ఆన్ వోల్టేజ్లో ను అందిస్తుంది మరియు తక్కువ డిప్లిషన్ రీజియన్ కారణం గా ఇది సాపేక్షం గా వేగంగా మారడం మరియు తక్కువ రివర్స్ రికవరీ సమయాన్ని అందిస్తుంది కాబట్టి రివర్స్ రికవరీ సమయం అంటే ఏమిటి కాబట్టి రివర్స్ రికవరీ సమయం డయోడ్ ఆన్ నుండి ఆఫ్ స్టేట్కు మారడానికి లేదా దీనికి విరుద్ధం గా తీసుకునే సమయం కాబట్టి PN జంక్షన్ డయోడ్ విషయం లో ఈ సమయం 5 నుండి 100 ns వరకు ఉంటుంది ఏదేమైనా షాట్కీ డయోడ్ విషయం లో ఈ సమయం దాదాపు 1 ns కానీ ఈ డయోడ్ యొక్క ప్రతికూలత ఉంది ఇది తక్కువ రివర్స్ లీకేజ్ కరెంట్ మరియు తక్కువ డిప్లిషన్ రీజియన్ కారణం గా తక్కువ బ్రేక్ డౌన్ వోల్టేజ్తో సమస్య ని కలిగి ఉంటుంది ఇప్పుడు నేను ఈ డయోడ్ యొక్క I V క్యారక్టరిస్టిక్స్ ను PN జంక్షన్ డయోడ్ తో పోల్చినట్లయితే ఈ I V క్యారక్టరిస్టిక్స్ నుండి ఇది లో టర్న్ ఆన్ వోల్టేజ్ ను అందిస్తుంది అని మీరు చూడ వచ్చు మరియు ఇది సుమారు 0 3 నుండి 0 4 V వరకు ఉంటుంది మరియు మీరు ఇక్కడ చూడ వచ్చు ఈ సందర్భం లో రివర్స్ లీకేజ్ కరెంట్ చాలా ఎక్కువగా ఉంది ఇది దాదాపు మైక్రో ఆంపియర్ లో ఉంటుంది అయినప్పటి కీ PN జంక్షన్ విషయం లో ఇది దాదాపు నానో ఆంపియర్ లో ఉంటుంది మరియు ఈ డయోడ్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ చాలా తక్కువ కాబట్టి ఇది ఈ డయోడ్ యొక్క లోపం ఇప్పుడు ఈ డయోడ్ను వరాక్టర్ అప్లికేషన్స్ కోసం రూపొందించాలంటే డోపింగ్ ప్రొఫైల్ను తదనుగుణం గా మార్చాలి ఇప్పుడు నేను ఈ సర్క్యూట్ మోడల్ గురించి మాట్లాడితే షాట్కీ డయోడ్ యొక్క ఈ సర్క్యూట్ మోడల్ PN జంక్షన్ డయోడ్ మాదిరి గానే ఉంటుంది ఒక విషయం ఏమిటంటే అక్కడ డిప్యూషన్ కెపాసిటెన్స్ ఉండదు కాబట్టి అది సర్క్యూట్ మోడల్లో చేర్చబడలేదు మరియు షాట్కీ డయోడ్ ఈ సింబల్ ద్వారా సూచించబడుతుంది ఇది యానోడ్కు అనుగుణంగా ఉంటుంది మరియు ఇది కాథోడ్ను సూచిస్తుంది నేను అప్లికేషన్ ల గురించి మాట్లాడితే షాట్కీ డయోడ్ యొక్క అప్లికేషన్లు PN జంక్షన్ డయోడ్ను పోలి ఉంటాయి అవి RF మిక్సర్లు మరియు డిటెక్టర్లు పవర్ రెక్టిఫైయర్ SMPS మరియు క్లాంపింగ్ మొదలైనవి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను 2 ప్రాక్టికల్ డయోడ్ల ఉదాహరణ తీసుకున్నాను ఇది పవర్ డయోడ్ కు చెందినది మీరు కరెంట్ మరియు వోల్టేజ్ రేటింగ్ నుండి చూడవచ్చు మరియు ఇది స్విచ్చింగ్ అప్లికేషన్స్ కు మరింత అనుకూలం గా ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ప్రకారం డయోడ్ను మళ్లీ ఎంచుకోవాలి తదుపరి రకం డయోడ్పిన్ డయోడ్ పేరుకు తగినట్లు గా ఇక్కడ హైలీ డోప్డ్ P మరియు N జంక్షన్ మధ్య ఇంట్రిన్సిక్ లేయర్ చేర్చబడుతుంది కాబట్టి హై లేయర్ హైలీ డోప్డ్ సబ్స్ట్రేట్ పై మాత్రమే జమ చేయ బడుతుంది ఆపై సబ్స్ట్రేట్ లేయర్ యొక్క హైలీ డోప్డ్ P టైప్ ఇంట్రిన్సిక్ లేయర్ రీజియన్ లో జమ చేయ బడుతుంది కాబట్టి ఈ నిర్మాణం యొక్క జ్యామితిని ఈ విధం గా తయారు చేస్తారు ఎలక్ట్రికల్ సర్క్యూట్ తో కనెక్షన్ చేయడానికి మళ్ళీ పరిచయాలు తయారు చేయబడతాయి కాబట్టి ఈ సందర్భం లో ఈ ఇంట్రిన్సిక్ లేయర్ ఇంసెర్షన్ వలన డిప్లిషన్ రీజియన్ చాలా విస్తృతం గా ఉంటుంది కాబట్టి ఈ సందర్భం లో నేను రివర్స్ బయాస్ కేసు గురించి మాట్లాడితే అది చాలా విస్తృత డిప్లిషన్ రీజియన్ని అందిస్తుంది కాబట్టి ఈ డయోడ్ యొక్క కెపాసిటెన్స్ చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇది దాదాపు స్థిరం గా ఉంటుంది ఎందుకంటే డిప్లిషన్ లేయర్ పొడవు సాపేక్షం గా వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భం లో ఇది తక్కువ కెపాసిటెన్స్ను అందిస్తుంది మరియు నేను ఈ డయోడ్ను ఏదైనా ఫార్వర్డ్ బయాస్ను కనెక్ట్ చేస్తే ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ పెరుగుదల తో మొదట ఎలక్ట్రాన్లు మరియు హోల్స్ రీకాంబినేషన్ ఇంట్రిన్సిక్ రీజియన్ లో జరుగుతుంది ఆ తరువాత రీకాంబినేషన్ P మరియు N రీజియన్ లో జరుగుతుంది కాబట్టి డయోడ్ యొక్క రెసిస్టెన్స్ మారుతుంది కాబట్టి ఫార్వర్డ్ బయాస్లో ఇది వేరియబుల్ రెసిస్టర్ లాగా పని చేస్తుంది ఇప్పుడు పిన్ డయోడ్ యొక్క సింబల్ ఇక్కడ చూపించబడినది ఇది డయోడ్ను సూచిస్తుంది మరియు ఇది కాథోడ్ను సూచిస్తుంది ఇప్పుడు నేను దీని యొక్క సర్క్యూట్ మోడల్ను చేయాలనుకుంటే దాని ని ఫార్వర్డ్ బయాస్ మరియు రివర్స్ బయాస్ అని 2 కేసులుగా విభజించవచ్చు ఫార్వర్డ్ బయాస్లో ఇది వేరియబుల్ రెసిస్టర్గా పని చేస్తుంది మరియు రివర్స్ బయాస్లో ఇది కెపాసిటర్ లాగా పని చేస్తుంది దీని విలువ పి ఎన్ జంక్షన్ డయోడ్తో పోలి స్తే చాలా తక్కువ ఉంటుంది ఆపై డిప్లిషన్ రీజియన్ లో జరిగే లాసెస్ కు సిరీస్ రెసిస్టర్ జోడించబడుతుంది మరియు ఈ Ls మరియు Cp ప్యాకేజింగ్ వల్ల కలిగే లాసెస్ కు కారణమవుతాయి ఇప్పుడు నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లు గా క్యారక్టరిస్టిక్స్ గురించి మాట్లాడితే PIN డయోడ్లు అధిక రెసిస్టెన్స్ ను అందిస్తాయి అధిక డోప్డ్ P మరియు N లేయర్ ల మధ్య ఇంట్రిన్సిక్ లేయర్ ఇంసెర్షన్ వల్ల ఇది తక్కువ కెపాసిటెన్స్ను అందిస్తుంది ఇది ఇంట్రిన్సిక్ రీజియన్ కారణం గా అధిక బ్రేక్డౌన్ రీజియన్ ని అందిస్తుంది కాబట్టి నేను అప్లికేషన్స్ గురించి మాట్లాడితే ఈ డయోడ్లు ప్రధానంగా వేరియబుల్ అటెన్యూయేటర్లు RF స్విచ్లు ఫేజ్ షిఫ్టర్లు హై వోల్టేజ్ రెక్టిఫైయర్లు RF మాడ్యులేటర్లు పవర్ లిమిటర్లు మొదలైనవి వంటి అప్లికేషన్స్ కోసం ఉపయోగిస్తారు ఇప్పుడు నేను తీసుకున్న 2 ప్రాక్టికల్ డయోడ్లను మళ్ళీ చూపించడానికి మొదటిది పవర్ డయోడ్ కు అనుగుణంగా ఉంటుంది మరియు రెండవది హై వోల్టేజ్ వేరియబుల్ రెసిస్టర్ కు మరింత అనుకూలం గా ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ప్రకారం మళ్ళీ డయోడ్ను ఎన్నుకో వాలి తదుపరి టైప్ డయోడ్ టన్నెల్ డయోడ్ కాబట్టి టన్నెల్ డయోడ్ అనేది P మరియు N జంక్షన్ లు అధిక మోతాదు లో ఉండే డయోడ్ కన్వెన్షనల్ PN జంక్షన్ డయోడ్ విషయం లో ఇప్పుడు మనకు తెలుసు కండక్షన్ మరియు వాలెన్స్ బ్యాండ్ ఎక్కువ ఫర్బిడెన్ గ్యాప్ ద్వారా వేరు చేయబడతాయి అవి భారీ గా డోప్ చేయబడి నప్పుడు N టైప్ మెటీరియల్ విషయం లో కండక్షన్ బ్యాండ్లో ఫెర్మి స్థాయి మార్పులు మరియు P టైప్ మెటీరియల్ విషయం లో ఇది వాలెన్స్ బ్యాండ్లో మారుతుంది కాబట్టి ఒక మెకానికల్ ఫెనొమెనొన్ ఉంది ఈ క్వాంటం మెకానికల్ ఫెనొమెనొన్ లో జరుగుతుంది దీనిని టన్నెలింగ్ అంటారు కాబట్టి థర్మల్ సమతుల్యతలో కండక్షన్ బ్యాండ్ యొక్క ఫెర్మి లెవెల్ మరియు వాలెన్స్ బ్యాండ్ వరుసలో ఉంటాయి కాబట్టి కండక్షన్ బ్యాండ్ నుండి వాలెన్స్ బ్యాండ్కు ఎలక్ట్రాన్ల ప్రవాహం ఉండదు ఇప్పుడు మేము వోల్టేజ్ను పీక్ కరెంట్కు అనుగుణంగా వోల్టేజ్ను 0 నుండి పెంచుకుంటే అప్పుడు బారియర్ పొటెన్షియల్ తగ్గుతుంది మరియు లెవెల్ పైకి మారుతుంది కాబట్టి కండక్షన్ బ్యాండ్లోని ఫిల్డ్ స్టేట్ నుండి ఎలక్ట్రాన్లు వాలెన్స్ బ్యాండ్లోని ఎమ్టీ స్టేట్ లోకి టన్నెల్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రత్యేక ఫిగర్ నుండి దీనిని చూడ వచ్చు కాబట్టి వాలెన్స్ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్ వరకు ఎలక్ట్రాన్ల టన్నెల్ వలె కరెంట్ పెరుగుతుంది ఇప్పుడు వోల్టేజ్ పీక్ వోల్టేజ్కు సమానం గా ఉన్నప్పుడు ఆ సందర్భం లో ఎలక్ట్రాన్ల గరిష్ట టన్నెలింగ్ కండక్షన్ బ్యాండ్ నుండి వాలెన్స్ బ్యాండ్ వరకు జరుగుతుంది కాబట్టి ఇది గరిష్ట పీక్ కరెంట్ ని సూచిస్తుంది ఇప్పుడు ఆ సందర్భం లో వోల్టేజ్ మరింత పెరిగి తే ఛార్జ్ క్యారియర్ల టన్నెలింగ్ తగ్గుతుంది కాబట్టి వోల్టేజ్ పెరుగుదల తో కరెంట్ తగ్గుతుంది ఇప్పుడు వ్యాలీ వోల్టేజ్ కంటే వోల్టేజ్ పెరిగి నప్పుడు ఆ సందర్భం లో ఈ బ్యాండ్ యొక్క ఓవర్ ల్యాప్ ఉండదు కాబట్టి కరెంట్ కనీస విలువకు వస్తుంది లేదా అది 0 కావచ్చు ఇప్పుడు వోల్టేజ్ మరింత పెరిగి తే ఈ టన్నెల్ డయోడ్ కన్వెన్షనల్ PN జంక్షన్ డయోడ్ లాగా ప్రవర్తిస్తుంది మరియు ఇంజెక్షన్ కరెంట్ ప్రవహించడం ప్రారంభమవుతుంది ఇది విపరీతం గా పెరుగుతుంది కాబట్టి అది ఈ I V కర్వ్ ద్వారా సూచించబడుతుంది ఇప్పుడు మీరు ఒక లోడ్ లైన్ చేయడానికి ప్రయత్నిస్తే మీరు రెసిస్టెన్స్ సాపేక్షం గా ఎక్కువగా ఉన్న లోడ్ లైన్ను నిస్సారం గా చేస్తే అది ఈ IV క్యా రక్టరిస్టిక్స్ ను ఈ 3 పాయింట్లు 1 2 మరియు 3 వద్ద తగ్గిస్తుంది ఇప్పుడు ఈ పాయింట్ 2 అన్ స్టేబుల్ పాయింట్ ఇప్పుడు వోల్టేజ్లో కొంచెం డీవియేషన్ ఉంటే అది పాయింట్ 1 లేదా పాయింట్ 3 కి వస్తుంది కాబట్టి మునుపటి దశను బట్టి ఈ మోడ్లో ఈ టన్నెల్ డయోడ్ను మెమరీ డివైజ్ లేదా స్టోరేజ్ డివైజ్ గా ఉపయోగిస్తారు కానీ ఇది మైక్రో వేవ్ సర్క్యూట్ డిజైనర్లకు తక్కువ ఆసక్తి r సాపేక్షం గా తక్కువగా ఉన్నప్పుడు మరొక రకమైన లోడ్ లైన్ డ్రా చేయవచ్చు కాబట్టి ఇది మీకు స్టీపర్ లైన్ ను చూపుతుంది మరియు ఇది నెగెటివ్ రెసిస్టెన్స్ రీజియన్ లో ఇక్కడ కట్చేయబడింది కాబట్టి ఈ ప్రత్యేక రీజియన్ నెగెటివ్ రెసిస్టెన్స్ రీజియన్ ని సూచిస్తుంది మరియు మీరు ఇప్పుడు ఈ సర్క్యూట్ లాగా బాహ్య LC కాంపొనెంట్ తో కనెక్ట్ చేస్తే అది ఆసిలేటర్ లాగా పని చేస్తుంది కాబట్టి నెగెటివ్ రెసిస్టెన్స్ రీజియన్ తక్కువగా ఉందని ఇక్కడ మీరు చూడ వచ్చు కాబట్టి ఇది తక్కువ కరెంట్ను అందిస్తుంది మరియు టన్నెల్ డయోడ్ అందించే శక్తి కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తక్కువ అవుట్ పుట్ పవర్ ఓసిలేటర్లను అందించగలదు ఇప్పుడు మీరు ఈ రీజియన్ లో ఇక్కడ చూస్తే కరెంట్ వోల్టేజ్తో లీనియర్ గా పెరుగుతుంది అయితే ఈ రీజియన్ లో ఇది కన్వెన్షనల్ డయోడ్ లాగా పని చేస్తుంది కాబట్టి రీజియన్ 2 అనేది లీనియర్ రీజియన్ మరియు PN జంక్షన్ రీజియన్ మధ్య ట్రాన్షిషన్ మరియు ఈ రీజియన్ లో ఇది నెగెటివ్ డిఫెరెన్షియల్ రెసిస్టెన్స్ వలె ప్రవర్తిస్తుంది ఇప్పుడు ఈ డయోడ్ ఈ సింబల్ ద్వారా సూచించబడినది ఇది యానోడ్ను సూచిస్తుంది మరియు ఇది కాథోడ్ను సూచిస్తుంది కాబట్టి ఈ డయోడ్ యొక్క క్యారక్టరిస్టిక్స్ ఏమిటంటే ఇది మిల్లీమీటర్ వేవ్ ఫ్రీక్వెన్సీ పరిధి వరకు చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ పరిధి వరకు పనిచేయగలదు మరియు ఇది 100 GHz వరకు పనిచేయగలదు ఇది చాలా హై స్పీడ్ ఆపరేషన్లను అందిస్తుంది మరియు ఇది లో నాయిస్ లో పవర్ వినియోగాన్ని అందిస్తుంది కానీ ఇది లో అవుట్ పుట్ పవర్ యొక్క లోపం ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో దీనిని ట్రాన్సిస్టర్ లు భర్తీ చేస్తాయి ఇప్పుడు నేను అప్లికేషన్స్ గురించి మాట్లాడితే టన్నెల్ డయోడ్లను అల్ట్రా హై స్పీడ్ స్విచ్లు గా ఉపయోగిస్తారు వాటిని లాజిక్ మెమరీ స్టోరేజ్ పరికరాలు మైక్రో వేవ్ ఓసిలేటర్లు మరియు యాంప్లిఫైయర్గా ఉపయోగించవచ్చు వాటిని FM రిసీవర్లలో కూడా ఉపయోగించవచ్చు కాబట్టి ఇక్కడ నేను ప్రాక్టికల్ డయోడ్ యొక్క 2 ఉదాహరణ లను చేర్చాను మరియు ఈ మొదటి దాన్ని స్విచ్చింగ్ అప్లికేషన్స్ కోసం రష్యన్ మిలటరీ ఉపయోగిస్తుంది మరియు IN 3716 లో ఉన్న రెండవది ఓసిలేటర్లను లేదా ట్రాన్స్మిటర్లను తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి అప్లికేషన్ను బట్టి మళ్లీ డయోడ్ను ఎంచుకోవచ్చు డయోడ్ యొక్క తదుపరి టైప్ GUNN డయోడ్ కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన డయోడ్ ఇది ఇక్కడ ఒక రకమైన సెమీకండక్టర్ మెటీరియల్ ని మాత్రమే ఉపయోగిస్తుంది తేలికగా డోప్ చేయబడిన N టైప్ మెటీరియల్ 2 హెవీలీ డోప్ చేయబడిన N టైప్ సెమీకండక్టర్ మెటీరియల్స్ మధ్య చేర్చబడుతుంది మరియు సర్క్యూట్తో ఎలక్ట్రికల్ కనెక్షన్ చేయడానికి మెటాలిక్ కాన్టాక్ట్స్ తయారు చేయబడతాయి మరియు హీట్ లాసెస్ ను లెక్కించడానికి హీట్ సింక్ అందించబడుతుంది కాబట్టి GaA లు మరియు InP వంటి కొన్ని మెటీరియల్స్ విషయం లో మనకు తెలుసు అవి కండక్షన్ బ్యాండ్లో లోకల్ మినిమాలను కలిగి ఉంటాయి లోకల్ మినిమాలో ఒకటి హై మెబిలిటీ మరియు లో ఎఫెక్టివ్ మాస్ ని కలిగి ఉందని చూడండి ఏదేమైనా సాపేక్షం గా హై ఎనర్జీ ఉన్న మరొక మినిమా లెవల్ ఇది లో మెబిలిటీ మరియు హై ఎఫెక్టివ్ మాస్ ని కలిగి ఉంటుంది కాబట్టి సాధారణం గా అన్ని ఎలక్ట్రాన్లు లో ఎనర్జీ స్టేట్స్ ను ఆక్రమిస్తాయి ఇప్పుడు మీరు ఈ మెటీరియల్ కి ఎనర్జీ ని అందిస్తే ఎలక్ట్రాన్ ఎనర్జీని పొందుతుంది మరియు అవి లో ఎనర్జీ స్టేట్ నుండి మెబిలిటీ తక్కువగా ఉన్న హై ఎనర్జీ స్టేట్ కి మారడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి ఈ బ్యాండ్లో ఎలక్ట్రాన్ల సాంద్రత ఎక్కువగా ఉన్నంత వరకు కరెంట్ పెరుగుతుంది అయినప్పటి కీ మీరు మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని పెంచుకుంటేఇలాంటి పరిస్థితి ఉంటుంది ఈ సందర్భం లో ఎలక్ట్రాన్ల సాంద్రత ఎక్కువగా ఉంటుంది ఇది లో మెబిలిటీ కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి వోల్టేజ్ పెరుగుదల తో మెబిలిటీ తగ్గుతుంది అంటేరీజియన్ 2 సూచించే వోల్టేజ్ పెరుగుదల తో కరెంట్ తగ్గుతుంది ఇప్పుడు మీరు మళ్ళీ వోల్టేజ్ను పెంచి నప్పుడు అన్ని ఎలక్ట్రాన్లు ఈ బ్యాండ్కు మారే పరిస్థితి ఉంటుంది మరియు ఇది అత్యల్ప మెబిలిటిని కలిగి ఉంటుంది ఈ సందర్భం లో కరెంట్ కనిష్టంగా ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పెంచుకుంటే డయోడ్ సాధారణ PN జంక్షన్ డయోడ్ లాగా ప్రవర్తిస్తుంది మరియు దాని కరెంట్ విపరీతం గా పెరుగుతుంది కాబట్టి ఈ GUNN డయోడ్ల యొక్క IV క్యారక్టరిస్టిక్స్ ఇది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది టన్నెల్ డయోడ్ మాదిరి గానే కనిపిస్తుంది కానీ మీరు ఈ డయోడ్ల యొక్క ఆపరేషన్ సూత్రాన్ని పరిశీలిస్తే అవి చాలా భిన్నం గా ఉంటాయి మరియు GUNN డయోడ్ సాపేక్షం గా అధిక RF అవుట్ పుట్ పవర్ ని అందించే రీజియన్ కాబట్టి ఈ డయోడ్ సింబల్ ద్వారా సూచించబడుతుంది నేను GUNN డయోడ్ క్యారక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుతాను ఈ GUNN డయోడ్ చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్ వరకు పనిచేయగలదు తక్కువ ఖర్చుతో అధిక అవుట్పుట్ పవర్ తో 150 GHz వరకు ఉండవచ్చు కాబట్టి ఈ రోజుల్లో చాలా GUNN డయోడ్లు మైక్రోవేవ్ ట్యూబ్స్ ను భర్తీ చేస్తున్నాయి అధిక ఫ్రీక్వెన్సీ పరిధి లో ఇవి మరింత నమ్మదగినవి మరియు స్థిరం గా ఉంటాయి అయితే ఇది తక్కువ DC నుండి RF ఎఫిషియన్సీ సమస్య ని కలిగివుంటాయి అవి టెంపరేచర్ వేరియేషన్స్ కు కూడా సెన్సిటివ్ గా ఉంటాయి మరియు అవి సాపేక్షం గా చిన్న ట్యూనింగ్ పరిధిని అందిస్తాయి మరియు ఈ డయోడ్లలోని పవర్ డిసిప్పేషన్ చాలా ఎక్కువ ఇప్పుడు నేను అప్లికేషన్స్ గురించి మాట్లాడితే ఈ డయోడ్లను తక్కువ మరియు మధ్యస్థ పవర్ మైక్రోవేవ్ ఓసిలేటర్లు మరియు యాంప్లిఫైయర్లుగా ఉపయోగించవచ్చు వాటిని డిటెక్షన్ సిస్టమ్స్లో సెన్సార్లుగా కూడా ఉపయోగించవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను 2 ప్రాక్టికల్ డయోడ్లను చేర్చాను ఇది పల్స్ డయోడ్ మరియు సాపేక్షం గా హై అవుట్ పుట్ పవర్ ని అందిస్తుంది మరియు ఇది X బ్యాండ్లో రూపొందించబడింది దీని యొక్క అవుట్ పుట్ పవర్ 10 W మరియు ఈ ప్రత్యేక డయోడ్ లో ఇది నిరంతర వేవ్ డయోడ్ మరియు ఇది Ka బ్యాండ్ కోసం రూపొందించబడింది ఈ డయోడ్ యొక్క అవుట్ పుట్ పవర్ 300 మెగావాట్స్ ఇది మీడియం పవర్ GUNN డయోడ్ గా పరిగణించబడుతుంది ఇప్పుడు ఈ అధ్యాయం లో మేము సెమీకండక్టర్ మెటీరియల్తో ప్రారంభించాము మెటీరియల్ లో ఇంప్యూరిటీ ను జోడించడం ద్వారా మెటీరియల్ యొక్క కండక్టివి టీ ఎలా పెరుగుతుందో మనం చూశాము అప్పుడు మేము N టైప్ మరియు P టైప్ మెటీరియల్స్ ను కలిపాము మరియు N టైప్ మరియు P టైప్ మెటీరియల్స్ ల కలయిక PN జంక్షన్ను ఏర్పరుస్తుంది ఇది చాలా ఆసక్తికరమైన లక్షణాన్ని అందిస్తుంది రెక్టిఫికేషన్ స్విచ్చింగ్ అప్పుడు మేము వరక్టర్ డయోడ్ గురించి మాట్లాడాము మరియు ఈ డయోడ్ కెపాసిటెన్స్ యొక్క అధిక ట్యూనింగ్ పరిధిని ఎలా అందించగలదో మేము చూశాము ఇది ఓసిలేటర్లు ట్యూనబుల్ ఫిల్టర్ లు మొదలైనవి వంటి వివిధ అప్లికేషన్స్ లో ఉపయోగించబడుతుంది ఆ తరువాత మేము షాట్ కీ డయోడ్ గురించి మాట్లాడాము ఇది మెటల్ యొక్క జంక్షన్ మరియు సెమీకండక్టర్ మరియు ఈ ప్రత్యేక జంక్షన్ కారణం గా ఇది చాలా ఎక్కువ స్విచ్చింగ్ను అందిస్తుంది కాబట్టి మిక్సింగ్ మరియు డిటెక్షన్ కోసం ఇది మరింత అనుకూలం గా ఉంటుంది అప్పుడు మేము PIN డయోడ్ గురించి మాట్లాడాము 2 అధిక డోప్డ్ P మరియు N లేయర్స్ మధ్య ఇన్ట్రిన్సిక్ రీజియన్ చేర్చడం వల్ల ఇది వేరియబుల్ రెసిస్టెన్స్ ను అందిస్తుంది కాబట్టి వేరియబుల్ అటెన్యూయేటర్లు మరియు ఇతర అప్లికేషన్స్ విషయం లో ఇది ఎక్కువగా ఉపయోగించబడుతుంది అప్పుడు మేము టన్నెల్ డయోడ్ గురించి మాట్లాడాము ఇది ఎక్కువగా డోప్ చేయబడిన PN జంక్షన్ డయోడ్ మరియు ఇది నెగెటివ్ డిఫెరెన్షియల్ రెసిస్టెన్స్ యొక్క ప్రత్యేక లక్షణాన్ని అందిస్తుంది కానీ ఇది లో అవుట్ పుట్ పవర్ సమస్య ని కలిగివుంటుంది కాబట్టి టన్నెల్ డయోడ్ లను ఉపయోగించి లో అవుట్ పుట్ పవర్ ఓసిలేటర్లు లేదా యాంప్లిఫైయర్ లను రూపొందించవచ్చు అప్పుడు మేము GUNN డయోడ్ గురించి మాట్లాడాము మరియు GUNN డయోడ్ సాపేక్షం గా హై అవుట్ పుట్ పవర్ ని అందిస్తుంది అని చూశాము మరియు ఈ రోజుల్లో వారు అనేక మైక్రో వేవ్ ట్యూబ్స్ మరియు కావిటీలను భర్తీ చేస్తున్నారు కాబట్టి దీనితో నేను ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదాలు